తిరిగి స్వాగతం ఇప్పుడు మనము రూటింగ్ గురించి కొన్ని విషయాలను చర్చిస్తున్నాము ఇప్పుడు మనము ఇప్పటికే ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ సమస్యలను గురించి అవసరమైన చోట విభజన యొక్క ఉప సమస్యతో చర్చించాము ఇప్పుడు మనం రూటింగ్ యొక్క చాలా ముఖ్యమైన దశను చూస్తాము రూటింగ్ ఎందుకు అవసరం మరియు వివిధ రకాలైన రూటింగ్ గురించి చూస్తాము మనము ఇప్పుడు ప్రారంభించబోయే దానిని గ్రిడ్ రూటింగ్ అంటారు మనము రూటింగ్ యొక్క ప్రాథమిక సమస్యతో ప్రారంభిస్తాము కాబట్టి సెల్ ప్లేస్మెంట్ పూర్తయిన తర్వాత కణాలు లేదా మాడ్యూళ్ళను సిలికాన్ అంతస్తులో ఉంచిన తర్వాత నేను చెప్పినట్లుగా నెట్స్ యొక్క స్పెసిఫికేషన్ ప్రకారం మనము అన్ని పిన్లను ఇంటర్ కనెక్ట్ చేయాలి ఈ ప్రక్రియను రూటింగ్ అంటారు ఇప్పుడు మీరు రూటింగ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మీరు చేసేది ఏమిటంటే పిన్లు కనెక్ట్ అయ్యే విధంగా పిన్ల మధ్య ఖచ్చితమైన వైర్ల మార్గాలను నిర్ణయిస్తారు ఇప్పుడు సాధారణంగా సిలికాన్లోని మెటల్ పొరలపై ఈ రూటింగ్ నిర్వహిస్తారు కాబట్టి ఆధునిక VLSI సాంకేతిక పరిజ్ఞానంలో అనేక లోహ పొరలు ఉన్నాయి వీటిని వేర్వేరు పిన్లను ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి ఉపయోగించవచ్చు ఇవి నెట్ లు పూర్తి చేయడానికి అవసరం ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే రూటింగ్ ముఖ్యం ఎందుకంటే ఒక సాధారణ చిప్లోని ఇంటర్ కనెక్షన్లు దాదాపు 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ డిజైన్ సమయం మరియు విస్తీర్ణాన్నిఆక్రమిస్తాయి కాబట్టి రూటింగ్ అనేది చాలా ప్రాముఖ్యత ఇవ్వవలసిన సమస్య మరియు మంచి రూటింగ్ మనకు మంచి ప్లేస్మెంట్ ని చిన్న డిజైన్ సమయాలను మాత్రమే కాకుండా కాంపాక్ట్ లేఅవుట్ ప్రాంతాన్ని కూడా ఇస్తుంది కాబట్టి రూటింగ్ యొక్క ప్రధాన లక్ష్యం వైర్లను లేఅవుట్ చేయడానికి అవసరమైన మొత్తం ప్రాంతాన్ని తగ్గించడం కాబట్టి విస్తృతంగా మనము 3 రకాల రూటింగ్ ల గురించి మాట్లాడుకుందాము కాబట్టి ఈ 3 వేర్వేరు రూటింగ్ ప్రక్రియలు ఏమిటో క్లుప్తంగా చూద్దాం ఇప్పుడు ప్రాథమిక సమస్య అదే మనకు ఉపరితలంపై ఉంచబడిన బ్లాక్స్ లేదా మాడ్యూళ్ల సమితి ఉంది 2 డైమెన్షనల్ ఉపరితలం మరియు వాటి అంతటా కొన్ని పిన్లను మనం కనెక్ట్ చేయాలి కాబట్టి ఈ సమస్యను 3 తరగతులు లేదా వర్గాలుగా విభజించవచ్చు ఒకటి ఏరియా రూటింగ్ లేదా గ్రిడ్ రూటింగ్ అంటారు ఇక్కడ ఆలోచన ఏమిటంటే మనకు బ్లాకుల సమితి ఉంది ఇది మనము ఆ ప్రాంతాలను ఇంటర్ కనెక్షన్ల కోసం పంక్తులను అమలు చేయడానికి మరియు అనుసంధానించాల్సిన పిన్స్ సమితిని ఉపయోగించలేము అనే అర్థంలో అడ్డంకులుగా పరిగణించవచ్చు పిన్లను ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి మంచి మార్గాన్ని కనుగొనవలసి ఉందని మరియు మొత్తం వైరింగ్ను ఒకే పొరలో పూర్తి చేయాల్సి ఉందని ఇది చాలా నిర్దిష్టమైన అవసరం అని గ్రిడ్ రూటింగ్ చెబుతుంది గ్లోబల్ రూటింగ్ మరియు వివరణాత్మక రూటింగ్ ఒకదానితో ఒకటి కలిసిపోతాయి ఇంటర్కనెక్ట్ చేయడానికి చాలా సెటప్ పిన్లు ఉన్న చాలా మాడ్యూల్స్ లేదా బ్లాక్స్ ఉన్న చిప్స్లో మరింత క్లిష్టమైన సమస్య గురించి గ్లోబల్ రూటింగ్ చెబుతుంది కాబట్టి ప్రతి ఇంటర్ కనెక్షన్ నెట్స్ కోసం మీరు నెట్స్ గుండా వెళ్ళవలసిన సుమారు ప్రాంతాల క్రమాన్ని నిర్ణయించడానికి ప్రయత్నిస్తారు మరియు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మన దగ్గర ప్రతి ప్రాంతానికి ఇంటర్ కనెక్షన్ లేదా వైరింగ్ అవసరాల యొక్క పూర్తి వివరణ ఉంది కాబట్టి ఇప్పుడు వివరణాత్మక రూటింగ్ యొక్క దశలో మన ఆ రూటింగ్ ప్రాంతాలలో ఖచ్చితమైన క్షితిజ సమాంతర మరియు నిలువు లోహ విభాగాలను ఇంటర్ కనెక్షన్లను పూర్తి చేయడానికి కేటాయించాము కాబట్టి మీరు సాధారణ రూటింగ్ సమస్య ను ఇలా ఊహించవచ్చు మీరు సరిహద్దుల్లో పిన్స్ ఉన్న బ్లాకుల సమితి కలిగి ఉన్నారు మీకు సిగ్నల్ నెట్స్ సమితి ఉంది వీటిని కనెక్ట్ చేయాలి మరియు ఈ బ్లాక్స్ ఇప్పటికే లేఅవుట్ ఉపరితలంపై ఉంచబడ్డాయి లక్ష్యం వాస్తవానికి తగిన మార్గాలను కనుగొనడం ద్వారా మీరు పిన్లను అవసరమైన విధంగా కనెక్ట్ చేయడానికి వైర్లను అమలు చేయవచ్చు మరియు వాస్తవానికి మీరు కొన్ని ఆబ్జెక్టివ్ ప్రమాణాలను తగ్గించాలి ఇప్పుడు దృష్టాంతాన్ని బట్టి మీ ప్రాధాన్యతలను బట్టి ఆబ్జెక్టివ్ ప్రమాణాలు భిన్నంగా ఉండవచ్చు కాబట్టి ప్రజలు పరిష్కరించడానికి ప్రయత్నించిన మరియు ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నించిన కొన్ని ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ప్రమాణాలను పరిశీలిద్దాం కాబట్టి మీరు రూటింగ్ వైర్ల యొక్క వెడల్పును లేదా మీరు తగ్గించాలనుకునే రూటింగ్ యొక్క మొత్తం వైశాల్యాన్ని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు సాధ్యమైన చోట ప్రక్కనే ఉన్న వైర్ల మధ్య విభజనను తగ్గించాలని మీరు కోరుకుంటారు రూటింగ్ పొరల సంఖ్య వీటిని మేము తగ్గించడానికి ప్రయత్నించవచ్చు ఉదాహరణకు నేను నా రూటింగ్ను ఒకే లోహ పొరలో పూర్తి చేయగలను అని మీరు అనవచ్చు అది మీరు కలిగి ఉన్న గొప్పదనం కానీ ఓకే రూటింగ్ తరచుగా సాధ్యం కాదని మనము తరువాత చూస్తాము మీకు 2 పొరలు అవసరం కావచ్చు మీకు 2 కంటే ఎక్కువ పొరలు అందుబాటులో ఉంటే అప్పుడు మీరు మరింత కాంపాక్ట్ లేదా ఏరియా సమర్థవంతమైన రూటింగ్ కలిగి ఉండవచ్చు పొరల అంతటా ఇంటర్ కనెక్షన్ సమస్య చిత్రంలోకి వస్తుంది ఇది మనము పరిష్కరించాల్సిన మరో సమస్య వాస్తవానికి చివరి పాయింట్ చాలా ముఖ్యం తరువాత మనము దీన్ని ప్రత్యేకంగా పరిష్కరించుకుంటాము ఇది మనము కొన్ని సమయ పరిమితులలో పూర్తి చేయాలి కాబట్టి ఇప్పుడు ఏరియా రూటింగ్ లేదా గ్రిడ్ రూటింగ్ సమస్యకు వద్దాం కాబట్టి గ్రిడ్ రూటింగ్ ఏమి చెబుతుంది లేఅవుట్ ఉపరితలం దీర్ఘచతురస్రాకార శ్రేణి గ్రిడ్ సెల్స్ తయారైందని భావించబడుతుంది కాబట్టి ఇది ఇలా ఉంటుంది నా దీర్ఘచతురస్రాకార లేఅవుట్ ఉపరితలం ఇలా ఉంటుంది కాబట్టి మొత్తం వైశాల్యం కొన్ని గ్రిడ్ కణాలుగా విభజింపబడి వరుసలు మరియు నిలువు వరుసలలో అమర్చబడినది అని మనము అనుకుంటాము మనము ఇలా చెప్పుకుందాం ఇప్పుడు అన్ని పంక్తులు మరియు బ్లాక్లు ఈ గ్రిడ్ కణాలకు సమలేఖనం చేయబడతాయి నేను ఒక బ్లాక్ను ఉంచాలనుకుంటున్నాను ఇక్కడ చెప్పనివ్వండి ఇది ఈ గ్రిడ్ సెల్కు సమలేఖనం చేయబడుతుంది ఇది నేను ఉంచిన బ్లాక్ ఇప్పుడు నేను కొన్ని ఇంటర్ కనెక్షన్ లైన్లను నడపాలని అనుకుందాం కొన్ని ఉదాహరణలు తీసుకుందాం నేను ఇలాంటి పంక్తిని నడపాలనుకుంటున్నాను ఇది 1 ఇంటర్ కనెక్షన్ లైన్ నేను ఇలాంటి మరొక ఇంటర్ కనెక్షన్ లైన్ను అమలు చేయాలనుకుంటున్నాను ఇప్పుడు సిలికాన్ యొక్క ఉపరితలంపై ఒకే పొరపై పంక్తుల సమితిని మీరు నడుపుతున్నప్పుడు అవి సమాంతరంగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు అప్పుడు మీరు కొన్ని ప్రమాణాలను సంతృప్తి పరచాలి ఈ లాంటి ప్రమాణాలు ఈ పంక్తుల కనీస వెడల్పు పరిమితులను సంతృప్తి పరచాలి ఇవి సాధారణంగా ప్రాధమిక యూనిట్ పొడవు λ పరంగా వ్యక్తీకరించబడతాయి వీటిని లక్షణ పరిమాణం అని పిలుస్తారు ఈ వెడల్పు పరిమితి 3 పంక్తుల మధ్య విభజన 2 పంక్తులు కావచ్చు 3λ కావచ్చు కాబట్టి సంతృప్తి చెందాల్సిన అవరోధాలు ఇవి ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను ఈ గ్రిడ్ ప్రాతినిధ్యంలో ప్రతి గ్రిడ్ యొక్క పరిమాణం ప్రతి గ్రిడ్ యొక్క ఈ పరిమాణం తగినంత పెద్దదిగా ఉండాలి తద్వారా దాని గుండా నడుస్తున్న రేఖను మరియు విభజనను కలిగి ఉంటుంది కాబట్టి ఈ విధంగా 2 ప్రక్కనే ఉన్న గ్రిడ్ కణాలు ఉంటే వెడల్పు మరియు విభజన పరిమితుల గురించి చింతించకుండా వాటిపై 2 పంక్తులను ఒకదానికొకటి సమాంతరంగా సురక్షితంగా నడపవచ్చు గ్రిడ్ కణాలు ఉదాహరణకు తగినంత పెద్దవిగా ఉండాలి ఈ ఉదాహరణలో గ్రిడ్ సెల్ యొక్క వెడల్పు కనిష్టంగా 5 λ ఉంటుంది ఇది ఆలోచన కాబట్టి గ్రిడ్లోని ఈ కణాలు అవి అడ్డంకులుగా లేదా ఉచిత కణంగా ప్రాతినిధ్యం వహిస్తాయి దీని ద్వారా మనం ఇంటర్ కనెక్షన్ను అమలు చేయవచ్చు ఇప్పటికే 2 డైమెన్షనల్ ఉపరితలాలపై ఉంచిన కొన్ని బ్లాక్ల మాదిరిగా అవి అడ్డంకులుగా పనిచేస్తాయి కాబట్టి మేము వాటిని ముదురు రంగుతో రంగు వేయడం ద్వారా గ్రిడ్లో చూపిస్తాము మరియు ఇప్పటికే వేయబడిన కొన్ని నెట్ కూడా అవి అడ్డంకులుగా చూపబడతాయి ఎందుకంటే భవిష్యత్తులో నెట్ కనెక్షన్ కోసం మనం ఇప్పటికే వేసిన నెట్ దాటకూడదు ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ రూటింగ్ ఉప సమస్యలో మనము ఒకే పొర మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాము అంటే మనం ఒక లోహ పొర నుండి మరొకదానికి దాటడం లేదు కాబట్టి 2 డైమెన్షనల్ గ్రిడ్లో 2 పాయింట్లు ఇచ్చినట్లయితే సోర్స్ పాయింట్ నుండి గమ్యం లేదా లక్ష్య బిందువుకు కనెక్ట్ చేయడానికి గ్రిడ్ కణాల క్రమాన్ని మనం కనుగొనాలి కాబట్టి సమస్యను ఈ రేఖాచిత్రంలో మీరు చూస్తే చూడవచ్చు కాబట్టి ఇక్కడ మేము సెల్ యొక్క 2 డైమెన్షనల్ శ్రేణిని చూపించాము ఇక్కడ ఈ చీకటి బ్లాక్స్ మీరు వైర్లను వేయలేని అడ్డంకిని సూచిస్తాయి నేను కనెక్ట్ చేయాల్సిన మూలం మరియు టార్గెట్ పాయింట్ ఉందని అనుకుందాం మరియు కొన్ని రూటింగ్ అల్గోరిథం ఇలాంటి మార్గాన్ని కనుగొందని చెప్పొచ్చు ఇది నీడగా చూపబడింది తరువాత నేను మరొక S మరియు T పాయింట్లను కలిగి ఉండవచ్చు మనం అనుసంధానించాలనుకుంటున్నాము కాబట్టి ఆ సమయంలో ఈ షేడెడ్ పాయింట్లు అడ్డంకులుగా పరిగణించబడతాయి ఎందుకంటే అవి ఇప్పటికే ఇక్కడ ఒక పంక్తిని ఏర్పాటు చేశాయి కాబట్టి ఈ కణాలు ఇతర జతల పంక్తులను వేయడానికి అందుబాటులో లేవు ఇప్పుడు గ్రిడ్ రూటింగ్ అల్గోరిథంలను ప్రధానంగా మేజ్ రూటింగ్ మరియు లైన్ సెర్చ్ అల్గోరిథంలుగా వర్గీకరించవచ్చు కాబట్టి మేజ్ రూటింగ్ అల్గోరిథం క్రింద నేను ఇప్పుడు చెప్పినట్లుగా 2 డైమెన్షనల్ స్పేస్ గ్రిడ్లు లేదా కణాలుగా విభజించబడిందని మనము ఊహిస్తున్నాము కాబట్టి సాధారణంగా ఉపయోగించే 2 అల్గోరిథం లు లీ అల్గోరిథం మరియు హాడ్లాక్ అల్గోరిథం గురించి చర్చించబడుతుంది తరువాత మనము లైన్ సెర్చ్ అల్గోరిథం గురించి చర్చించుకుంటాం ఇది గణన సమయం పరంగా మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని మనము చూస్తాము అది పరిష్కారం యొక్క నాణ్యత పరంగా సమర్థవంతంగా ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడ కూడా మనము కొన్ని అల్గోరిథంలను చూస్తూ ఉంటాము మరియు చివరకు స్టైనర్ ట్రీ ఆధారిత విధానాల గురించి క్లుప్తంగా పరిశీలిస్తాము ఇప్పుడు వాడుకలో ఉన్న మేజ్ రూటింగ్ అల్గోరిథంతో ప్రారంభించు చున్నాము ఇక్కడ మొత్తం రూటింగ్ ఉపరితలం 2 డైమెన్షనల్ గ్రిడ్ సెల్స్ ద్వారా సూచించబడుతుంది ఈ విషయాలు ఇప్పటికే ప్రస్తావించబడ్డాయి మీరు ఇక్కడ చూస్తున్నారు అన్ని పిన్స్ అన్ని ఇంటర్ కనెక్షన్ వైర్లు మరియు బ్లాక్లకు సరిహద్దు పెట్టెలుగా ఉన్న అడ్డంకులు అవన్నీ గ్రిడ్ పంక్తులకు సంబంధించి సమలేఖనం చేయబడ్డాయి మీరు 2 డైమెన్షనల్ శ్రేణి గ్రిడ్ సెల్స్ కలిగి ఉంటే ప్రతిదీ గ్రిడ్ పంక్తులకు క్షితిజ సమాంతర మరియు నిలువుగా సమలేఖనం చేయబడుతుంది మీరు ఒక బ్లాక్ను ఉంచలేరు తద్వారా ఇది సగం సెల్ కప్పివేస్తుంది మరియు సగం సెల్ కప్పబడి ఉండదు అది అలాంటిది కాదు కణాల నిలువు మరియు క్షితిజ సమాంతర సరిహద్దులకు సంబంధించి ప్రతిదీ సమలేఖనం చేయబడాలి కాబట్టి కణాల పరిమాణాన్ని తగిన రీతిలో ఎన్నుకోవాలి తీగలు నడుస్తున్నప్పుడు మరియు మొత్తం వైర్ అంతరాన్ని కూడా అమర్చమని నేను చెప్పినట్లుగా అవి పెద్దవిగా ఉండాలి తద్వారా 2 వైర్లు కనీస విభజన పరిమితి ఉల్లంఘన లేకుండా 2 సమాంతర గ్రిడ్ కణాలపై నడుస్తాయి కాబట్టి వైర్లు నడుస్తున్న విభాగం కూడా నేను చెప్పినట్లుగా సమలేఖనం చేయబడింది గ్రిడ్ సెల్ ల పరిమాణం తగిన విధంగా నిర్వచించబడింది తద్వారా వేర్వేరు నెట్ల కోసం వైర్లు ప్రక్కనే ఉన్న సెల్ ల ద్వారా మళ్ళించబడతాయి మరియు మనము సరైన పరిమాణాన్ని చేస్తే పంక్తుల వెడల్పు మరియు అంతరం గురించి మన పరిమితులు ఉల్లంఘించబడవని మనము ఖచ్చితంగా అనుకుంటున్నాము మరియు ఈ మేజ్ రూటర్లు అవి వాస్తవానికి ఒకే సమయంలో ఒక జత పాయింట్లను అనుసంధానిస్తాయి ఈ పరిమితి ఎలా నివారించవచ్చు అనే దానిని తరువాత చూద్దాం మనకు మల్టీ పాయింట్ నెట్స్ కూడా ఉండవచ్చు ఒక ఉదాహరణ సహాయంతో మనము ఈ ప్రక్రియను చూద్దాము కాబట్టి లీ అల్గోరిథం చాలా ప్రాథమికమైనది మరియు క్లాసికల్ మేజ్ రౌటింగ్ అల్గోరిథం ఇది భావనలో చాలా సులభం మరియు చాలా ఆసక్తికరమైన లక్షణం ఏమిటంటే S మరియు T పాయింట్ల జత మధ్య ఒక మార్గం ఉంటే అది ఎల్లప్పుడూ ఉంటుంది లీ అల్గోరిథం సాధ్యమైనంత కనిష్ట మార్గాన్ని కనుగొనటానికి హామీ ఇవ్వడమే కాదు ఇది ముఖ్యంగా వెడల్పు మొదటి శోధనను ఉపయోగిస్తుంది ప్రారంభ స్థానం S నుండి ప్రారంభించి ఇది ఒక వేవ్ ఫ్రంట్ ఉద్భవించినట్లుగా ప్రక్కనే ఉన్న అన్ని కణాల స్థాయి ద్వారా అన్వేషించడం తో వెడల్పు మొదటి శోధనను చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ధ్వని యొక్క మూలాన్ని ఊహించుకోండి మీరు వైబ్రేషన్ చేస్తారు ధ్వని తరంగాలు అన్ని దిశలలో వేవ్ ఫ్రంట్ల రూపంలో వెలువడతాయి వేవ్ ఫ్రంట్లు అన్ని దిశల్లో కదులుతున్నట్లుగా మరియు మీరు లక్ష్య బిందువును తాకినప్పుడు లేదా కనుగొనే వరకు మీరు కొనసాగవచ్చు కాబట్టి ఇది ప్రయాణించాల్సిన వేవ్ ఫ్రంట్ యొక్క అతి తక్కువ దూరం టి పాయింట్ టార్గెట్ పాయింట్ చేరుకోవడానికి అని మీకు తెలిస్తే T మరియు S లను అనుసంధానించగల మార్గాన్ని మీరు నిర్ణయించవచ్చు లేదా కనుగొనవచ్చు ఇది ప్రాథమిక ఆలోచన ఈ అల్గోరిథం యొక్క కొన్ని మంచి లక్షణాలు ఏమిటంటే N × N గ్రిడ్ కోసం సమయ సంక్లిష్టత Ο కాబట్టి మనకు Ο సమయం అవసరం స్థలం సంక్లిష్టత Ο మాత్రమే కాదు ఎందుకంటే మనకు అల్గోరిథం నడుపుతున్న డేటా నిర్మాణంగా మొత్తం గ్రిడ్ 2 డైమెన్షనల్ గ్రిడ్ను సూచిస్తున్నాము కాబట్టి సమయం మరియు స్థల సంక్లిష్టతలు రెండూ అధ్వాన్నమైన సందర్భంలో Ο కాబట్టి ఈ అల్గోరిథం విస్తృతంగా 3 దశలను కలిగి ఉంటుంది 1 వ దశ వేవ్ ప్రచారం దశ ఇది పునరావృత ప్రక్రియ కాబట్టి ఏమి చేయాలి అంటేi దశ సమయంలో i 1 తో మొదలవుతుంది 1 2 3 ఈ విధంగా మనము ముందుకు వెళ్తాము కాబట్టి గ్రిడ్ సెల్ S నుండి i కి మాన్హాటన్ దూరంలో ఉన్న గ్రిడ్ కణాలు అన్నీ i తో లేబుల్ చేయబడతాయి దీని అర్థం ఏమిటి నేను ఒక సాధారణ రేఖాచిత్రం సహాయంతో వివరిస్తాను మీకు సరళమైన 4 బై 4 గ్రిడ్ సెల్ ఉందని అనుకుందాం నా పాయింట్ S ఇక్కడ ఉందని చెప్పనివ్వండి కాబట్టి ఈ ప్రక్రియ ఏమిటంటే i లో మాన్హాటన్ దూరంలో ఉన్న అన్ని కణాలు మనం i 1 తో ప్రారంభిస్తాము S నుండి i యొక్క దూరం i విలువతో లేబుల్ చేయబడుతుంది కాబట్టి 1 యొక్క మాన్హాటన్ దూరం వంటి లేబుల్ చేయబడిన 4 కణాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మరియు ఇక్కడ అవన్నీ ఒకదానితో లేబుల్ చేయబడ్డాయి అప్పుడు మనము తదుపరి దశ i 2 కు వెళ్తాము మన పొరుగువారికి వెళ్ళినట్లుగా గుర్తించబడిన సెల్ లతో ప్రారంభమవుతుంది కాబట్టి పొరుగువారు S నుండి 2 మాన్హాటన్ దూరంలో ఉన్న కణాలను సూచిస్తారు అప్పుడు i 3 కి సమానం మీరు 2 తో గుర్తించబడిన కణాలను చూడండి పొరుగువారి 3 3 3 మరియు 3 లకు వెళ్లండి కాబట్టి 3 వద్ద గుర్తించబడిన ఏ కణాన్ని మీరు చూస్తారు 3 గా మీరు ఏదైనా సెల్ తీసుకుంటే మీరు దీనిని తీసుకోండి అని చెప్పండి దీనికి మాన్హాటన్ దూరం 3 S వరకు ఉంటుంది 3 1 2 3 తీసుకోండి కాబట్టి ఈ లేబుల్స్ వాస్తవానికి ప్రారంభ స్థానం S నుండి మాన్హాటన్ దూరాన్ని సూచిస్తాయి కాబట్టి మీరు సెల్లను ఇలా లేబులింగ్ చేస్తారు మరియు లక్ష్య సెల్ T గుర్తించబడే వరకు ఈ లేబులింగ్ కొనసాగుతుంది అలా చేయడానికి మనకు L సంఖ్య దశలు అవసరమని అనుకుంటున్నాము కాబట్టి L చిన్నదైన మార్గం యొక్క పొడవును సూచిస్తుంది ఎందుకంటే మనము మాన్హాటన్ దూరానికి సంబంధించి వెడల్పు మొదటి శోధన చేస్తున్నాము మనము అన్ని కణాలను మాన్హాటన్ దూరం 1 తరువాత దూరం 2 ఆపై దూరం 3 వద్ద సందర్శిస్తున్నాము ఇలా ముందుకువెళతాము మనము L ను లేబుల్తో సెల్కు చేరుకున్న వెంటనే అంటే దాని అర్థం మనముఇప్పటికే సెల్కు చేరుకున్నాము అని మరియు L అనేది అన్ని సెల్స్ చేరుకోవడానికి మీలో కనీస సంఖ్య అని చెప్పవచ్చు అతి తక్కువ మార్గం కాబట్టి మీరు T ని చేరుకోలేకపోతే ఈ ప్రక్రియ విఫలమవుతుంది మరియు మీరు తదుపరి దశలో ఏదైనా కొత్త గ్రిడ్ సెల్ను లేబుల్ చేయలేని దశకు చేరుకుంటారు అంటే మార్గం ఉనికిలో లేదు రెండవది మీరు చెప్పే మార్గం యొక్క పొడవుతో కొంత ఎగువ బౌండ్ M ఉంటే నా మార్గం M కంటే ఎక్కువగా ఉండకూడదు నేను M కి చేరుకున్నాను కాని ఇప్పటికీ మార్గం కనుగొనబడలేదని నేను చూస్తే M కంటే తక్కువ లేదా సమానమైన పొడవు యొక్క మార్గం ఇదేనని మీరు తేల్చవచ్చు ఇది మొదటి దశ ఇప్పుడు మనము దానిని లేబుల్ చేసిన తరువాత రెండవ దశ రిట్రేస్ దశను కలిగి ఉంటుంది కాబట్టి లక్ష్య సెల్ T నుండి మనము క్రమంగా మూల సెల్ వైపు బ్యాక్ట్రాక్ చేస్తాము ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసిన ఒక విషయం నేను గీసిన ఈ రేఖాచిత్రాన్ని మళ్ళీ చూద్దాం ఈ సెల్ ని పరిశీలిద్దాం కాబట్టి దీనిని లక్ష్యంగా పిలుద్దాం కాబట్టి మీరు 3 లేబుల్తో సెల్ కలిగి ఉంటే 3 నుండి 1 తక్కువ 2 లేబుల్తో సెల్కు వెళ్ళడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇక్కడ మీరు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయని చూసి మీరు ఇక్కడకు వెళ్ళవచ్చు లేదా మీరు ఇక్కడకు వెళ్ళవచ్చు నేను ఇక్కడకు వెళ్తాను ఈ 2 నుండి మళ్ళీ మీరు 1 గా గుర్తించబడిన సెల్కు వెళ్ళండి కాబట్టి ఇక్కడ మళ్ళీ 2 ఎంపికలు ఉన్నాయి గాని మీరు ఇక్కడకు వెళ్ళవచ్చు లేదా మీరు ఇక్కడకు రావచ్చు నేను ఇక్కడకు వెళ్తాను మరియు నాకు 1 ఉన్న తర్వాత 1 యొక్క ప్రక్క సెల్ అది ఎక్కడ ఉందో తెలుసుకోవటం నాకు తెలుసు కాబట్టి మీరు తిరిగి గుర్తించాల్సిన క్రమం ఇది 3 తో లేబుల్ చేయబడిన సెల్ నుండి ప్రారంభించి మీరు 2 తో లేబుల్ చేయబడిన సెల్కు వెళతారు 1 తో లేబుల్ చేయబడతారు మరియు ప్రతి దశలో మీరు చూడగలిగినట్లుగా బహుళ ఎంపికలు లేదా అవకాశాలు ఉండవచ్చు కాబట్టి నేను చెప్పినట్లుగా సెల్ ల ఎంపిక ఉంది కానీ మీరు మీలాంటి కొన్ని సాధారణ హ్యూరిస్టిక్లను అనుసరించవచ్చు అవసరమైతే తప్ప దిశను మార్చడానికి ప్రయత్నించరు అంటే మేము వంపుల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తాము ఉదాహరణకు ఈ T నుండి S వరకు మీరు ఇలాంటి మార్గాన్ని అనుసరించవచ్చు కానీ ఈ ఉదాహరణలో ఏదైనా మార్గం కోసం 1 వంపు ఉంటుంది కానీ మీరు S నుండి T వరకు చెప్పే దృశ్యాన్ని మీరు కలిగి ఉండవచ్చు మార్గం ఈ విధంగా ఉంటుంది లేదా మీరు ఈ విధమైన మార్గాన్ని కలిగి ఉండవచ్చు రెండూ ఒకే పొడవు కలిగి ఉంటాయి కానీ రెండవ మార్గంలో ఎక్కువ సంఖ్యలో వంపులు ఉంటాయి ఇప్పుడు VLSI రూటింగ్ లో తక్కువ సంఖ్యలో వంపులు ఉంటే మంచిది ఎందుకంటే ఆ సందర్భంలో ఇంటర్ కనెక్షన్ యొక్క విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండవ దశ లో మేము వంపుల సంఖ్యను అకారణంగా తగ్గించడానికి ప్రయత్నిస్తాము మరియు మూడవ దశ మీరు ఒక మార్గాన్ని కనుగొన్న తర్వాత అ ఒకటవ దశ సమయంలో లేబుల్ చేయబడిన అన్ని సెల్ లను మరియు గుర్తించబడిన మార్గాన్ని మీరు క్లియర్ చేస్తారు మీరు వాటిని ఇప్పుడు అడ్డంకులుగా చేసుకుంటారు ఎందుకంటే తదుపరి రూటింగ్ దశ కోసం ఈ సెల్ లు ఇప్పటికే వేయబడ్డాయి మరియు అవి అడ్డంకులుగా పనిచేస్తాయి కాబట్టి నేను వివరించడానికి ప్రయత్నించిన తరంగాల ప్రచారం ప్రక్రియ శోధన సంక్లిష్టత తరంగాల ప్రచార ప్రక్రియ వలె ఉంటుంది ఇది వెడల్పు శోధనbreadth search పద్ధతిలో వెళుతుంది కాబట్టి ఒక ఉదాహరణను చూద్దాము నా వద్ద ఉన్న 6 వరుసల సంఖ్య మరియు 7 నిలువు వరుసలు సంఖ్య కలిగి ఉన్న గ్రిడ్ సెల్ ల సమితి లాంటి సమస్యను ఉదాహరణ గా తీసుకుందాం నలుపు రంగులో గుర్తించబడిన కొన్ని సెల్ లు ఇప్పటికే నిండి ఉన్నాయి అవి అడ్డంకులు మీరు వాటిని రౌటింగ్ కోసం ఉపయోగించలేరు ఇది మీ మూలం ఇది మీ లక్ష్యం మరియు మీరు మూలం నుండి లక్ష్యానికి ఒక మార్గాన్ని కనుగొనాలి కాబట్టి మొదటి దశ తో ప్రారంభిద్దాం నేను చెప్పినట్లుగా మొదటి దశలో i 1 S నుండి 1 దూరంలో ఉన్న సెల్ లను కనుగొని వాటిని 1 తో లేబుల్ చేయడానికి ప్రయత్నించాను అలాంటి 3 సెల్ లు ఉన్నాయి తదుపరి దశలో 1 యొక్క పొరుగు సెల్ లు 2 గా గుర్తించబడతాయి కాబట్టి ఈ సెల్ 2 ఇది 2 ఇది 2 ఈ 2 మరియు ఈ 2 అని మీరు చూస్తారు కాబట్టి ఈ విధంగా మీరు ముందుకు సాగండి మూడవ దశలో పొరుగు కణాలు 2 లో ఉంటాయి ఈ కణం ఈ కణం మరియు ఈ కణం అవి 3 గా గుర్తించబడతాయి మళ్ళీ తరువాతి దశలో ఇది 4 అవుతుంది ఇది 4 అవుతుంది మరియు ఇది 4 అవుతుంది ఈ విధంగా 5 ఇది 5 అవుతుంది ఇది 5 అవుతుంది ఇది 5 అవుతుంది అప్పుడు ఇది 6 అవుతుంది ఇది 6 అవుతుంది 6 ఇది 6 అవుతుంది మరియు ఇది 6 అవుతుంది ఈ 4 సెల్ లు అప్పుడు 7 1 2 3 4 4 సెల్ లు 7 గా ఉంటాయి కాబట్టి ఈ విధంగా మీరు కొనసాగండి మరియు మీరు ఈ 7 మీరు లేబుల్ చేసిన సెల్ లక్ష్యానికి ప్రక్కనే ఉన్న దశకు చేరుకున్నట్లు మీరు చూస్తారు కాబట్టి మీరు లక్ష్యాన్ని చేరుకున్నారు కాబట్టి ఇక్కడ నుండి మీరు పరిష్కారం తెలుసుకోవడానికి T నుండి S వరకు మార్గాన్ని తిరిగి పొందవచ్చు ఇప్పుడు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయని మీరు చూస్తున్నారు మీరు ఇలాంటి మార్గాన్ని అనుసరించవచ్చు ఇలాంటివి మీరు 7 6 5 తరువాత 4 తరువాత 3 2 1 ను అనుసరించవచ్చు కాబట్టి ఇక్కడ మీరు మరొక వంపు కలిగి ఉన్నారు కానీ నేను చెప్పినట్లుగా అది అవసరం లేనంతవరకు దిశలను మార్చకూడదు కాబట్టి 7 నుండి మనము ప్రక్కనే ఉన్న సెల్ 6 ను కనుగొనడానికి ప్రయత్నిస్తాము ఇది అదే దిశలో ఉంటుంది ఇది రిట్రేస్ దశ అప్పుడు 6 నుండి మనము లేబుల్ 5 తో ఒక సెల్ ను కనుగొనటానికి ప్రయత్నిస్తాము తరువాత 5 నుండి 4 వరకు అప్పుడు మీరు అదే దిశలో ఏమీ లేదని చూస్తారు అప్పుడు మీరు 3 లేబుల్ ఉన్న పొరుగువారి కోసం చూస్తారు అది ఈ వైపు 3 తరువాత మళ్ళీ 2 కోసం చూడండి 1 కోసం చూడండి అప్పుడు S ప్రక్కనే ఉందని మాకు తెలుసు కాబట్టి మీకు సరైన మార్గం ఇది మీ రెండవ దశ ఇప్పుడు ఈ దశ పూర్తయిన తర్వాత మూడవ దశలో మీరు ఏమి చేస్తారు మూడవ దశలో మీరు అన్ని లేబుళ్ళను క్లియర్ చేస్తారు మరియు నేను చెప్పినట్లుగా మీరు కనుగొన్న ఏ మార్గం అయినా ఇప్పుడు అడ్డంకులుగా గుర్తించబడుతుంది ఇప్పుడు తరువాతి దశలో మీరు మరొక జత కలిగి ఉంటారు ఈ సెల్ మీ మూలంగా ఉంటుందని చెప్పనివ్వండి ఈ సెల్ మీ లక్ష్యంగా ఉంటుంది అప్పుడు మళ్ళీ మనము ఈ సెల్ లు లక్ష్యంగా గుర్తించబడే మూలం నుండి వేవ్ ఫ్రంట్ ప్రచారాన్ని ప్రారంభిస్తాము ఇప్పుడు మనము భావనలో సరళమైన ఒక పద్ధతిని చర్చించామని చూడండి మరియు అది మీకు కనిష్ట పొడవు పరిష్కారాన్ని లేదా ఒకదాన్ని కనుగొనగలిగినప్పుడల్లా తక్కువ మార్గాన్ని ఇస్తుందని హామీ ఇస్తుంది ఎందుకంటే మీరు ప్రతి దశలో సమాంతరంగా అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు దూరం 1 దూరం 2దూరం 3దూరం i ఉన్న అన్ని కణాలు మనము సమాంతరంగా పరిశీలిస్తున్నాము కాబట్టి ఒక అడుగు తర్వాత పొడవు 1 యొక్క చిన్న మార్గం ఉంటే మీరు ఆ మార్గాన్ని కనుగొంటారని మీకు హామీ ఇవ్వబడుతుంది మరియు అది ఆ స్థానాన్ని తాకుతుంది కాబట్టి మన తదుపరి ఉపన్యాసంలో ఈ పథకం యొక్క మెమరీ అవసరాలకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిశీలిస్తాము దీనికి ఎంత మెమరీ అవసరమవుతుంది లాంటి సాధారణ గణనలు మరియు అల్గోరిథం సమయాన్ని మెమరీ లేదా నిల్వ సంక్లిష్టతను తగ్గించగల కొన్ని మార్గాలు మీరు చూస్తారు కాబట్టి దీనితో మనము ఈ ఉపన్యాసం చివరికి వచ్చాము